కాబట్టి ఇప్పుడు మనం ఈ రోజు ఏమి చేస్తాం అంటే మునుపటి వారాలలో ఒకదానిలో మనం ఇంతకు ముందు చేసిన దానికి మరొక ఉదాహరణ చూద్దాం ఇది పల్స్ సెన్సార్కు సంబంధించినది ఆ ఉదాహరణను గుర్తుచేసుకోండి ఇక్కడ మేము హార్డ్వేర్ యొక్క లక్షణాలను ఎన్ఎఫ్సి కలిగి ఉన్న సిస్టమ్ను చూపించాము మరియు మీరు గుర్తుచేసుకుంటే అది బ్యాటరీ లేని వ్యవస్థ కాబట్టి పల్స్ ఫింగర్ పల్స్ సిస్టమ్లో నిర్మించిన ఎన్ఎఫ్సి సిస్టమ్ ఎన్ఎఫ్సిని కలిగి ఉంది మరియు ఒక మొబైల్ ఫోన్ దగ్గరగా వచ్చినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది తద్వారా ఇది కొంత సమయం వరకు ఛార్జ్ను కలిగి ఉంటుంది మరియు ఆ సమయ వ్యవధిలో మీరు రికార్డ్ చేయగలరు మీరు మానవుని నాడిని గ్రహించగలరు డేటాను సంపాదించగలరు డేటాను ప్రాసెస్ చేస్తారు మరియు డేటాను సరిగ్గా ప్రదర్శిస్తారు ఇవన్నీ మొబైల్ ఫోన్లో జరిగాయి తదుపరి దశ ఏమిటంటే మీరు నిజంగా లూప్ను పూర్తి చేయడం మరియు విశ్లేషణలను చూడటం మరియు డేటా సేకరణను పెద్ద ఎత్తున అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీకు స్పష్టంగా క్లౌడ్ ఆధారిత వ్యవస్థ అవసరం కాబట్టి క్లౌడ్ ఆధారిత వ్యవస్థకు సంబంధించిన ఏదైనా మీకు చూపించగలమా అని చూద్దాం పల్స్ సెన్సార్ నుండి అటువంటి డేటా ఎలా అవసరమో తప్పనిసరిగా ఈ విధంగా ప్రారంభించవచ్చు మనం ఎండ్ టు ఎండ్ ఐయోటి సిస్టమ్ గురించి మాట్లాడటం ద్వారా ప్రారంభించవచ్చు మేము సెన్సింగ్ గురించి మాట్లాడితే మీరు డేటా సముపార్జన మరియు ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతారు స్థానిక ప్రదర్శన నేను మొబైల్ ఫోన్ అని చెప్తాను ఆపై క్లౌడ్ అప్లోడ్ క్లౌడ్ అప్లోడ్ కోసం మేము ఫైర్ బేస్ అని పిలువబడే దానిని ఏర్పాటు చేశాము మరియు మేము త్వరలోనే ఈ ఫైర్ బేస్ యొక్క వివరాల్లోకి ప్రవేశిస్తాము కాని ముఖ్యంగా ఇది మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ మరియు ఇది ఫైర్ బేస్ చేత అభివృద్ధి చేయబడింది మరియు ప్రస్తుతం ఇది గూగుల్ 2014 లో కొంతకాలం కొనుగోలు చేసింది కాబట్టి మంచి చిత్రాన్ని క్రింద ఇద్దాము కాబట్టి నేను ఈ చిత్రాన్ని తీసివేస్తాను మరియు మేము కొన్ని మంచి బ్లాక్ స్థాయి అవగాహనను ఉంచుతాము ఇది పల్స్ సెన్సార్ మరియు ఇది BLE లింక్పై డేటాను ప్రసారం చేస్తుంది ఇది మొబైల్ ఫోన్కు BLE లింక్ ద్వారా డేటాను ప్రసారం చేస్తోంది కాబట్టి ఇది ఈ హార్డ్వేర్లో భాగం కాబట్టి నేను దీన్ని నిజంగా ఇలా చూపిస్తాను వాస్తవానికి నేను దీన్ని సరిగ్గా చూపించాలి సెన్సార్ కొన్ని మైక్రోకంట్రోలర్ మరియు వ్యవస్థ ఇవన్నీ కలిసి పల్స్ సెన్సార్ కాబట్టి నేను ఈ బాణాన్ని ఇక్కడ సూచించాను ఇది BLE లింక్ ఇది మొబైల్ ఫోన్కు వెళుతుంది ఇది BLE కి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడకు వచ్చిన తర్వాత ఈ స్థానిక ప్రదర్శన భాగాన్ని చూడటానికి మీరు అందమైన అనువర్తనాన్ని అభివృద్ధి చేస్తారు మునుపటి వీడియోలలో మీరు తిరిగి వెళ్లి ఆ వీడియోను చూడవచ్చని నేను ఇప్పటికే మీకు చూపించాను కాబట్టి మీరు నిజంగా పల్స్ చూస్తారు మేము చెప్పినట్లుగా మీరు ఇక్కడ చూడటం సరిపోదు కానీ నిజానికి మీరు క్లౌడ్కు వెళ్లాలి కాబట్టి మీరు ఈ అనువర్తనాన్ని చక్కగా విస్తరిస్తారు దీనికి అవసరమైన అన్ని API లు Wi Fi లింక్ లేదా నేరుగా 3 జి 4 జి లింక్ ద్వారా నెట్వర్క్కు కలిపి ఉన్నాయి మరియు ఒకసారి అది ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అది వై ఫై రౌటర్ గుండా వెళుతుంది మరియు వై ఫై రౌటర్ నుండి క్లౌడ్కు వెళుతుంది కాబట్టి చివరికి ఎక్కడో క్లౌడ్లో మీ డేటా సరిగ్గా ఉంటుంది మరియు ఈ క్లౌడ్ ప్రాథమికంగా మీకు క్లౌడ్ సర్వర్ను అందిస్తుంది మరియు మీ డేటాను సురక్షితంగా నిల్వ చేయగలిగే లక్షణాన్ని ఇది మీకు అందిస్తుంది డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు దీనిపై డేటా అనలిటిక్స్ చేయవచ్చు మీరు సేకరించిన డేటాపై రన్ అనలిటిక్స్ చేయవచ్చు ఆపై చివరికి విజువలైజేషన్ చేయండి ఇది కీ పనితీరు సూచికల పరంగా ఉంటుంది ప్రాథమికంగా ఇది చివరికి ఈ నిర్మాణం తప్పనిసరిగా స్కేల్ స్కేల్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు మీరు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్న మొత్తం కథను తిరిగి ఉంచండి అక్కడ ఉన్న ఆసుపత్రిలో పడకల సంఖ్య రోగుల సంఖ్య మరియు ఒక నర్సు వంటి పారామెడిక్ మంచం నుండి మంచం వరకు తిరుగుతున్నారు పల్స్ సమాచారం ఉష్ణోగ్రత సమాచారం రక్తపోటు సమాచారం సేకరించడం ఈ సందర్భంలో మనం మంచం మీద ఉన్న ప్రతి రోగి నుండి పల్స్ ఇన్ఫర్మేషన్ పల్స్ డేటా గురించి మాట్లాడుతున్నాము మరియు నర్సు పారామెడిక్ వాస్తవానికి అతని లేదా ఆమె చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది పల్స్ సెన్సార్ ఇప్పటికే వేలిపై కూర్చొని ఉంది మరియు పారామెడిక్ ఫోన్ను ఉంచుతుంది అక్కడ ఉన్న కెపాసిటర్ను ఛార్జ్ చేస్తుంది అది తప్పనిసరిగా మాడ్యూల్కు శక్తినిస్తుంది మరియు తరువాత ఎంబెడెడ్ మాడ్యూల్ పల్స్ను కొలుస్తుంది మరియు దానిని తిరిగి BLE లింక్ ద్వారా మొబైల్ ఫోన్లో ప్రదర్శిస్తుంది మీరు వాస్తవానికి NFC లింక్ను కూడా ఉపయోగించుకోవచ్చు కాని అప్పుడు మీరు ఫోన్ను NFC కాయిల్కు దగ్గరగా ఉంచాలి కాబట్టి మీరు BLE లింక్ ద్వారా కూడా ప్రసారం చేయవచ్చని నివారించడానికి చేయవలసినది ఏమిటంటే మునుపటి మాడ్యూళ్ళలో మేము చర్చించిన BLE భద్రతను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మీరు BLE గురించి మాట్లాడుతుంటే BLE భద్రత LE మాడ్యూల్ గురించి ఆలోచించండి కాబట్టి LE భద్రతా మాడ్యూల్ సరైనది ఇది చాలా ప్రమేయం ఉన్న ప్రక్రియ మరియు ప్రతి రోగి నుండి వస్తున్నప్పుడు అటువంటి డేటా యొక్క భద్రత గురించి మీరు నిజంగా ఆందోళన చెందాలి సరళమైన విషయం డేటా యొక్క గుప్తీకరణను కలిగి ఉంటుంది మీరు ఎఇఎస్ కీ ఇరువైపులా ఉంటుంది మరియు కీ సరిపోలితే మాత్రమే మీరు నగరాన్ని ES కీగా ఉపయోగించి డీక్రిప్ట్ చేయగలుగుతారు ఆపై పల్స్ వాస్తవానికి ఫోన్లో ప్రదర్శించబడుతుంది కాబట్టి ఇది స్కేలబుల్ స్కేలబిలిటీ ముఖ్యం కాబట్టి స్కేలబుల్ ఆర్కిటెక్చర్ చాలా ముఖ్యమైన అవసరం ఇదిఎండ్ టు ఎండ్ IoT సిస్టమ్ యొక్క మొత్తం వీక్షణ దీనిని మనం ప్రదర్శించగలమా అని చూడాలనుకుంటున్నాము ఇప్పుడు ఈ ఫైర్ బేస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం గడపండి ఈ క్లౌడ్ API h అభివృద్ధి వేదిక ఏమిటి మరియు ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి కాబట్టి దాని కోసం మీరు గూగుల్ ను చూడవచ్చు మీరు గూగుల్ చేయవచ్చు మరియు చూడవచ్చు కాని నేను ప్రధాన లక్షణాల గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ప్రాథమికంగా ఇది రియల్ టైమ్ డేటాబేస్ మరియు బ్యాక్ ఎండ్ గుర్తుంచుకోండి అది బ్యాక్ ఎండ్ అయి ఉండాలి లేకపోతే అనేక వందల మంది రోగుల నుండి డేటా స్కేలబిలిటీ కి అస్సలు అవకాశం లేదు కాబట్టి ఇది రియల్ టైమ్ డేటా బేస్ మరియు బ్యాక్ ఎండ్లో ఒక సేవ అందుబాటులో ఉంది ప్రాథమికంగా ఇది మీకు మొబైల్ ఫోన్లో కూర్చున్న మీ అప్లికేషన్లోకి ఏకీకృతం చేయగల API ని అందిస్తుంది ఇది Android కోసం ఏదైనా API ని కలిగి ఉందని అర్ధం దీనికి iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం ఒక API ఉంది మరియు ఇవన్నీ తప్పనిసరిగా లైబ్రరీలు ఆండ్రాయిడ్ ఐఓఎస్ జావాస్క్రిప్ట్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ తరువాత జావా నోడ్ jsతో సహా చాలా ఇతర సంబంధిత విషయాల కోసం లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి మీరు సరిగ్గా నిర్మించగల అనేక ఇతర సంబంధిత అనువర్తనాలు కాబట్టి ఆ API అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఎలా ప్రారంభించాలి మీరు గూగుల్ ఖాతాను కలిగి ఉంటే మీరు క్లౌడ్ సర్వర్లో ఖాతాను సృష్టించగలుగుతారు మీరు గూగుల్ ఖాతాను వెంటనే ఉపయోగించవచ్చు మరియు మీరు చందా అని పిలవబడేదాన్ని ఎంచుకోవచ్చు మీరు చెప్పే డెమో ప్రయోజనం కోసం మా విషయంలో ఏదో ఒక చందాను ఎంచుకోవచ్చు ఇది స్పార్క్ ఫ్రీ అని పిలువబడే విషయం ఇది ఉచితం మీరు క్రొత్త ప్రాజెక్ట్ను చాలా సూటిగా ప్రారంభించండి మీరు వెబ్సైట్కి వెళితే ఇవన్నీ తెలుసుకోవచ్చు ఆపై రియల్ టైమ్ డేటాబేస్ ఎంచుకోండి మీరు హోస్టింగ్ను మరొక అవకాశంగా ఎంచుకోవచ్చు మరియు చాలా ఇతర సంబంధిత హోస్టింగ్ వాస్తవానికి మీరు సెక్యూరిటీ ఎనేబుల్తో రియల్ టైమ్ డేటాబేస్ అని చెప్పవచ్చు కాని మా విషయంలో డెమో ప్రయోజనాల కోసం మేము ఏమి చేసామో దాన్నితెరిచి అందుబాటులో ఉంచాము కాబట్టి మేము చాలా వివరంగా చెప్పలేము కానీ మీరు రియల్ టైమ్ డేటాబేస్ చేయవచ్చు మరియు భద్రత చాలా ముఖ్యమైన విషయం ఆపై చివరికి మీరు అన్నీ చేసిన తర్వాత మీకు లభించేది లింక్ అంతిమ అవుట్పుట్ ఇప్పుడు ఈ లింక్ మీరు దీన్ని అనువర్తనంలోకి ఫీడ్ చేయాలి మీరు ఆండ్రాయిడ్ అనువర్తనాన్ని అభివృద్ధి చేస్తున్నారని అనుకుందాం ఈ దశ నుండి సృష్టించబడిన ఈ ప్రత్యేకమైన లింక్ను ఆప్లోకి ఉపయోగించండి స్క్రీన్ల పరంగా మేము కొన్ని విషయాలను భౌతికంగా మీకు చూపిస్తాము తద్వారా మీరు మొత్తం అనువర్తనాన్ని ఆండ్రాయిడ్ అనువర్తనంలోకి చేర్చడాన్నిమీరు నిజంగా అభినందిస్తారు మరియు మేము దానిని త్వరలో ప్రారంభిస్తాము కాని మొదట మీకు మొత్తం వీక్షణను ఇస్తాను కాబట్టి దీన్ని ఆప్ లోకి ఫీడ్ చేయండి ఇంకోరకంగా ఏకీకృతం చేయడం అని కూడా చెప్పవచ్చు ఆండ్రాయిడ్ అనువర్తనంలో ఏకీకృతం చేయండి ఆపై మీరు డిపెండెన్సీల వంటి కొన్ని ఇతర పనులను చేర్చుతారు మరియు మనం చేయవలసి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుదాం చివరకు మీరు ఈ ప్రత్యేకమైన ఫైర్ బేస్ API యొక్క ప్యాకేజీ సమాచారాన్ని కలిగి ఉన్నారు ఆపై మనకి ప్రాథమికంగా యూజర్ ఇంటర్ఫేస్ సిద్ధంగా ఉంది ఇది క్లౌడ్ సర్వర్కు ప్రతిదీ అప్లోడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది వ్యవస్థ యొక్క మొత్తం వీక్షణ నేను డెమోని మీకు చూపించినప్పుడు హార్డ్వేర్లోకి వెళ్లడానికి నేను ఇష్టపడను ఎందుకంటే హార్డ్వేర్ లో సెన్సార్ యొక్క విద్యుత్ అవసరాలు కెపాసిటర్ పరిమాణం ఎన్ఎఫ్సి సంబంధిత సమస్యలు గతంలో చర్చించినవి కాబట్టి మేము ఆ వివరాలలోకి రాలేము కాబట్టి డెమో యొక్క మొదటి భాగం ఫైర్ బేస్ అని పిలువబడే ఈ క్లౌడ్ ఆధారిత API డెవలప్మెంట్ ప్లాట్ఫాం యొక్క ప్రాథమిక సమైక్యతపై కొంచెం చూస్తాము ప్రోగ్రామర్ కోసం దీనిని API అని పిలుస్తారు ఎందుకంటే అది ప్రోగ్రామర్ ఉపయోగించబోయే లైబ్రరీల యొక్క వాస్తవ సమితి కానీ ఫైర్ బేస్ విస్తృతంగా అభివృద్ధి వేదిక కాబట్టి మీరు రెండింటినీ ఒకే విధంగా అర్థం చేసుకోవాలి ప్రోగ్రామర్ కొరకు మీకు ఒక డెవలప్మెంట్ ప్లాట్ఫాం ఉంది అని అర్థం కానీ నేను దానిని ఎలా ఉపయోగించగలను మీరు దీన్ని API ద్వారా ఉపయోగిస్తారు కాబట్టి మేము ఈ పదాలను పరస్పరం ఆ పద్ధతిలో ఉపయోగించవచ్చు కాబట్టి ఇది మొదటి భాగం రెండవ భాగం పల్స్ సెన్సార్తో పల్స్ సెన్సార్ చేయడమే అంటే పల్స్ రేటు ఎలా ఉందనే దాని గురించి మీరు మాట్లాడాలి అక్కడ క్లిష్టమైనది ఏమిటో లెక్కించాలి మరియు ఇంటర్ బీట్ ఇంటర్వెల్ అని పిలవబడే వాటిని అంచనా వేయడానికి మీరు ఈ ఐఆర్ రిఫ్లెక్టివ్ రకం సెన్సార్ను ఎలా ఉపయోగిస్తున్నారు దీనిని ఐబిఐ అని కూడా అంటారు తప్పనిసరిగా ఒక బీట్ మరొక బీట్ మరొక బీట్ మరొక బీట్ అవన్నీ ఆశాజనకమైనవి నేను దానిని ఏకరీతిగా చూపించలేదు కానీ ఇది ఏకరీతి వస్తువుతో చూపించబడాలి మరియు ఇది ఇంటర్ ఇంటర్వెల్ ఇంటర్ ఇంటర్వెల్ బీట్ తప్పనిసరిగా మీరు ఇక్కడ టైమర్ను ప్రారంభించండి మీరు ఇక్కడ టైమర్ను ఆపివేస్తారు ఇది t2 ఇది టి t1 మీరు t2 మైనస్ t1 అని చెప్తారు మీరు మళ్ళీ ఎక్కడో నిల్వ చేస్తారు మీకు t3 ఉంది ఆపై మీరు t3 మైనస్ t2 చేస్తారు మీకు t3 t2 ఎక్కడో నిల్వ చేయండి ఆపై మీకు t 4 నిల్వ ఉంది ఎక్కడై నా ఎప్పుడైనా కాల్ చేయండి కాబట్టి నేను t 2 ఒకటి చెప్తాను ఇది t 32 మరియు టి 4 మైనస్ టి 3 టి 4 3 అవుతుంది మీరు 10 శాంపిల్స్ వంటివి తీసుకోండి ఆపై దాన్ని 10 సెకన్ల పాటు గుణించాలి ప్రాథమికంగా మీరు దీన్ని 10 సెకన్ల పాటు చేస్తారు మరియు ఐబిఐ ఇంటర్ బీట్ ఇంటర్వెల్ ఏమిటో మీకు ఎలా లభించిందో మీరు కనుగొంటారు మీకు లభించిన ఈ 10 పల్స్ లలో మరియు వాస్తవానికి 10 సెకన్ల పాటు వేచి ఉండకుండా మీరు 10 పల్స్ లకి లెక్కించండి ఆపై అక్కడ నుండి మీరు ఇంటర్ బీట్ ఇంటర్వెల్ ఏమిటో 1 నిమిషం వరకు గుణించాలి అప్పుడు మీరు దానిని 1 నిమిషానికి సమానమైన 1 నిమిషానికి గుణించాలి మీరు ఒక నిమిషానికి ఎన్ని పల్స్ లు పొందుతారు ఆపై ప్రదర్శించడానికి దాన్ని ఉపయోగించండి కాబట్టి మీరు మామూలుగా ఒక ఉదాహరణగా చెప్పనివ్వండి పల్స్ 80 అని చెప్పనివ్వండి అప్పుడు మీకు 80 ఎలా వస్తుంది మీరు 80 ను ఎలాగైనా పొందవచ్చు మీకు 80 సంఖ్య వస్తుంది ఇది నిమిషానికి 80 బీట్స్ మీరు 10 బీట్ల కోసం సమయం కోసం కనుగొన్నారు మీరు 10 బీట్ల కోసం తీసుకున్న సమయం ఏమిటి ఆపై 60 సెకన్ల సమయం ఏమిటో మీరు గుణించాలి వాస్తవానికి మీరు ఏ సంఖ్యలోకి వచ్చారో ఇప్పుడు మీరు దాన్ని స్కేల్ చేస్తారు ఒక పద్ధతిలో 10 నిమిషాలు 1 నిమిషం ఆపై ఆ సంఖ్యను మీరు ఇక్కడ చూపించండి కనుక ఇది ప్రాథమిక ఆలోచన మరియు ఈ కొలత చేయడం ఎప్పటికీ సులభం కాదు ఎందుకంటే నాయిస్ మీకు సమస్య అవుతుంది నేను మీకు ఒక ఆలోచన ఇస్తాను హృదయ స్పందనను చూడండి పల్స్ తప్పనిసరిగా హృదయ స్పందన ఇందులో ఒక భాగం మరియు మీరు పల్స్ లను సరిగ్గా చూడటం ద్వారా ఇంటర్ బీట్ ఇంటర్వెల్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు పల్స్ పొందిన ప్రతిసారీ మీరు మొదటి పల్స్ రెండవ పల్స్ మరియు మనం ఇక్కడ చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక పల్స్ ఇది ఒక పల్స్ ఇది పల్స్ ఇది మరొక పల్స్ మరియు మొదలైనవి ఇప్పుడు మీరు పల్స్ పైకి లాచ్ అవుతున్నారని ఎలా ఖచ్చితంగా అనుకుంటున్నారు నిజానికి ఇది హృదయ స్పందన కారణంగా పల్స్ మీరు ఎలా చెబుతారు కారణం మీరు రక్తనాళాన్ని తీసుకుంటే మరియు మీకు ప్రాథమికంగా సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటు ఉంటే రక్తాన్ని రక్తనాళంలోకి నెట్టడం రక్తపోటు యొక్క కొలత అవుతుంది సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ పీడనం పైకి మరియు దిగువ ఒత్తిళ్లతో ఇది డైక్రోటిక్ పల్స్ అని పిలువబడేదాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు ఇబ్బంది ఏమిటంటే డైక్రోటిక్ పల్స్ను సృష్టించే పీడన రక్తపోటు అసలు పల్స్ తో సులభంగా గందరగోళం చెందుతుంది అంటే సాఫ్ట్వేర్లో డైక్రోటిక్ పల్స్ ని తొలగించే ఫిల్టర్ని మీరు ఎక్కడో ఒక దగ్గర ఉంచాలి ఇది ముఖ్యం అప్పుడు మీరు డైక్రోటిక్ పల్స్ను తీసివేసిన తర్వాత మీరు వ్యాప్తి కి ఒక త్రెషోల్డ్ ఉంచడం చాలా సులభం ఆపై మీరు ఏ వ్యాప్తి అని చెప్తారు పల్స్ వ్యాప్తిలో మీరు ఒక త్రెషోల్డ్ ఉంచండి మరియు మీరు దానిని ఇంటర్ బీట్ ఇంటర్వెల్ యొక్క కొలత కోసం సరైన పల్స్ గా ప్రకటిస్తారు కనుక ఇది రెండవ భాగం కాబట్టి మనం తిరిగి వెళ్లి దీనిని ఇక్కడ ఉంచండి మరియు ఒకటి పూర్తయింది వాస్తవానికి దీనితో మీరు ఒకటి మరియు 2 పూర్తయిన ప్రదర్శనలను చూస్తారు మీరు నిజంగా IoT సిస్టమ్స్ ను ఎండ్ టు ఎండ్ నిర్మించగల పద్ధతిలో డేటాను పొందడం ముగించారని మీరు చూస్తారు కాబట్టి మిస్ మాధురి ఇక్కడ నాతో ఉన్నారు మరియు మేము ఏమి చేస్తాం అంటే నార్డిక్ SOC లో నడుస్తున్న ఎంబెడెడ్ కోడ్ యొక్క ప్రదర్శనను మేము మీకు చూపిస్తాము తప్పనిసరిగా మేము అన్ని సోర్స్ కోడ్ను ప్రదర్శించే స్క్రీన్ వైపు మన దృష్టిని మరల్చాము మీకు తెలిసిన మొదటి దశ నేను వ్యవస్థను శక్తివంతం చేసే వివరాలలోకి రాలేదు మరియు అన్నింటికీ ప్రాథమికంగా ADC ని ప్రారంభించడం కాబట్టి మీరు దానిలో nrf ADC ని చూడవచ్చు అది ఇప్పటికే 10 బిట్ ADC ఉంది ఇది ADC ని ప్రారంభిస్తోంది మరియు అది టైమర్ను ప్రారంభిస్తుంది మీకు టైమర్ ఎందుకు అవసరం ఇక్కడ స్క్రీన్కు తిరిగి వెళ్లండి టైమర్ అవసరమని మీరు గమనించవచ్చు ఎందుకంటే మీరు పల్స్ లను చూడటం ప్రారంభించాలి కాబట్టి మీరు పల్స్ లు పొందాలి కాబట్టి మీరు టైమర్ను ప్రారంభించాలి కాబట్టి మీరు చూసిన కోడ్ ADC ని ప్రారంభిస్తుంది మరియు టైమర్ను ని ప్రారంభిస్తుంది అంటే అది పల్స్ లను లెక్కించడం ప్రారంభించబోయే స్థానం నుండి ప్రారంభం కానుంది కాబట్టి మనం కోడ్కి తిరిగి వెళ్దాం మరియు కోడ్లో ఏమి జరుగుతుందో చూద్దాం మిల్లీసెకన్లలో సమయాన్ని ట్రాక్ చేయవలసిన అవసరం తప్పనిసరిగా మనం వెళ్ళవచ్చు నేను మీకు చెప్పిన డైక్రోటిక్ నాయిస్ ని నివారించడానికి చివరి బీట్ నుండి సమయాన్ని మిల్లీసెకన్లలో ఈ వేరియబుల్ మానిటర్తో ట్రాక్ చేయండి పల్స్ లను లెక్కించడానికి మీరు వేవ్ గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మీరు పల్స్ యొక్క శిఖరం మరియు పతన కలిగి ఉంటారు కాబట్టి మీరు ఏ పరిస్థితులలోనైనా అదే సమయంలో ఉద్భవించే డైక్రోటిక్ నాయిస్ ని చూడటం మంచిది కాదు కాబట్టి ఇక్కడ మీరు ఈ చిన్న చర్యలో చివరి IBI ని 35 తో వెయిట్ చేయడం ద్వారా డైక్రోటిక్ నాయిస్ ని నివారించవచ్చు t అనేది పల్స్ వేవ్లోని అత్యల్ప బిందువు యొక్క పతన ట్రాక్ ఇప్పటికే ఉంది ఆపై మీరు తప్పనిసరిగా ఐబిఐలను లెక్కించడం ప్రారంభించండి అంటే ఐబిఐ ఉన్న కోడ్ యొక్క ఆ భాగానికి వెళ్దాం మీకు మొత్తం 10 ఐబిఐ విలువలు ఉన్నాయి అప్పుడు మీరు రేటు శ్రేణి లోకి డేటాను మార్చండి పురాతన ఆలోచన విలువను 9 పాత ఐబిఐ విలువలను జోడించండి కాబట్టి మీకు 10 ప్రాథమికంగా లభిస్తాయి వాటిలో మొత్తం 10 ఐబిఐ సగటున చివరి 10 IBI విలువలను నడుపుతుంది మరియు మీరు 10 IBI విలువలను పొందిన తరువాత ఒక నిమిషం లో ఎన్ని బీట్స్ సరిపోతాయి అనే ప్రశ్న మీరు అడగండి మరియు ఇది మీకు బీట్స్ పర్ మినిట్ ఇస్తుంది ఇది మీరు బిపిఎం పొందాలనుకునే అంతిమ విషయం కాబట్టి బిపిఎం లెక్కింపు జరుగుతుంది ఇక్కడ మీరు 60 సెకన్లు తీసుకునే చాలా సరళమైన వ్యక్తీకరణ ని ఇక్కడ చూడవచ్చు మరియు మీరు దానిని రన్నింగ్ టోటల్ ద్వారా విభజించి BPM పొందుతారు ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు ఇప్పటికే BPM సంపాదించారు మీరు ఈ విలువను ప్రసారం చేయాలి కాబట్టి మేము ప్రస్తావించిన డేటాను పొందడం డేటా ప్రాసెసింగ్ మరియు డేటాను సరిగ్గా కమ్యూనికేట్ చేయడం గురించి తిరిగి వెళ్ళండి కాబట్టి మీరు దానిని బ్లూటూత్ తక్కువ శక్తి ప్యాకెట్గా BLE ట్రాన్స్మిషన్లోకి పంపించాలి కాబట్టి మీరు m అండర్ స్కోర్ బీకాన్ అండర్ స్కోర్ info ఆ పంక్తిలో ADC సమాచారాన్ని BLE ప్యాకెట్లోకి సేకరించడం సూచిస్తుంది ఇప్పుడు ఇది ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు BLE కమ్యూనికేషన్ BLE స్టాక్ను ప్రారంభించండి మీరు ప్రకటనలను ప్రారంభించండి మరియు మీరు డేటాను కనెక్షన్ ఓరియెంటెడ్ సిస్టమ్ లేదా అడ్వర్టైజింగ్ సిస్టమ్ ద్వారా పంపవచ్చు ఈ ప్రదర్శనలో ఈ పల్స్ సమాచారం వాస్తవానికి ప్రచారం చేయబడుతుందని మేము చూపించాము అయినప్పటికీ గుప్తీకరణ ఒక ముఖ్యమైన విషయం ప్రకటనల ప్యాకెట్లను కూడా గుప్తీకరించవచ్చని దయచేసి గమనించండి కాబట్టి నిజంగా సమస్య లేదు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే BLE BPM మీకు తెలిసిన సేకరించిన మరియు BLE ప్యాకెట్గా తయారుచేసే సమయం వరకు మీరు నిజంగా BLE రేడియో ఆన్ లో లేదు అంటే BLE స్టాక్ ప్రారంభించడం చాలా సమయం తరువాత జరుగుతుంది ఈ విధంగా శక్తి పెంపకం అనువర్తనాలు వాస్తవానికి చాలా శక్తిని ఆదా చేయగలవు మరియు అవసరమైనప్పుడు మాత్రమే మీరు రేడియోను ఆన్ చేసి ఈ సందర్భంలో కమ్యూనికేషన్ అనగా ప్రచారం చేయబడుతుంది కాబట్టి పల్స్ సెన్సార్కు సంబంధించినంతవరకు ఎంబెడెడ్ కోడ్లో ఇది జరుగుతుంది ఇప్పుడు మన టాపిక్ ని ఫైర్ బేస్ కి మార్చుకుందాం మరియు నా దగ్గర జుహైబ్ ఉన్నారు వారు ఫైర్ బేస్ యొక్క లక్షణాలను వివరిస్తారు ఇప్పుడు మీరు డేటాను అప్లోడ్ చేసే మార్గంలో కొంత స్పష్టతనిచ్చే దశల సమితి ద్వారా వెళ్దాం కాబట్టి మీరు ఎడమ వైపున చూడవచ్చు మీరు దీన్ని కొద్దిగా విస్తరించగలరా అది బాగానే ఉంది మీరు ఎడమ వైపున చూస్తారు మీరు ప్రాథమికంగా ప్రామాణీకరణ ప్రక్రియ ద్వారా డేటాను డేటాబేస్లో నిల్వ చేయవచ్చు లేదా ప్రామాణీకరణ అనేది ఒక ముఖ్యమైన అవసరం కాబట్టి డేటాబేస్ ప్రామాణీకరణ డేటాబేస్ నిల్వ చేయడం హోస్టింగ్ విధులు మరియు మొదలైనవి క్రాష్ రిపోర్టింగ్ చాలా సమస్యల పనితీరు ఇవన్నీ ప్రాథమిక వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫాం మీకు అందించే వాటిలో భాగం మీరు ప్రాథమికంగా మీ Google ఖాతాతో లాగిన్ అవ్వడం ద్వారా ప్రారంభించండి ఆపై గూగుల్ ఖాతా లాగిన్ ద్వారా మేము Zen lab dese ని ఉపయోగించాము మరియు ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ను సృష్టించామని మీరు చూడవచ్చు మరియు మనకు డేటాబేస్ ఉన్న ప్రాజెక్ట్ పేరు తప్పనిసరిగా నేను మీకు చెప్పినట్లుగా ఇది ఫైర్ బేస్ మీరు చూసే స్క్రీన్ ఇక్కడ ఉంది ముఖ్యంగా అప్లోడ్ చేయబడుతున్న డేటా రకం అప్లోడ్ చేయబడుతున్న డేటా నమూనాల సంఖ్యను రికార్డ్ చేయవవచ్చు చెప్పండి ఈ అనలిటిక్స్ బటన్ను ఉపయోగించి మీరు చాలా వాటిని విశ్లేషించవచ్చని చూడవచ్చు ప్రామాణీకరణ చాలా ముఖ్యమైన విషయం అందువల్ల మీరు సర్వర్ సైడ్ కోడ్లు లేకుండా వివిధ రకాల ప్రొవైడర్ల నుండి ప్రామాణీకరణను ప్రామాణీకరించవచ్చు మరియు వినియోగదారులను నిర్వహించవచ్చు తద్వారా ఇది ఇప్పటికే ఆసక్తికరంగా ఉంటుంది తద్వారా చేయడం సాధ్యము అవుతుంది మీరు ఇక్కడ చూసేది ఈ పల్స్ డేటా ఆసుపత్రిలో ఉన్న రోగి నుండి మనం నిజంగా కొలవాలనుకుంటున్నది మనకి స్వయంచాలకంగా అది ఈ క్లౌడ్ సిస్టమ్లో కనిపిస్తుంది వాస్తవానికి మొబైల్ ఫోన్లో స్థానిక డిస్ప్లే పరికరం ఉండాలి ఇది సంరక్షణ పరికరం అవుతుంది అయితే అదే విలువ డేటాబేస్ క్లౌడ్ ఆధారిత సర్వర్లో కూడా కనిపిస్తుంది కాబట్టి మనం చూడగలిగేది ఇదే ఇప్పుడు మనం నియమాలలోకి వెళ్ళాలి ఈ డేటాతో మీరు ఏమి చేయగలరు అనే దాని గురించి తప్పనిసరిగా మాట్లాడతాము మీరు వ్రాయగలరని మీరు చదువుకోవచ్చు మరియు తప్పనిసరిగా ఈ నియమాలను సర్వర్ వైపు ప్రోగ్రామ్ చేయాలి కనుక ఇది మరొక విషయం అప్పుడు మీరు హోస్టింగ్ చేయనంతవరకు మీరు నిల్వను మాత్రమే ఉపయోగిస్తున్నారు మరియు నేను మీకు ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారాన్ని కలిగి ఉన్న ఫైల్ పేరు అక్కడ నిల్వ చేయవచ్చు మరియు మీరు ఇక్కడ ఫైళ్ళను ఆర్కైవ్ చేయవచ్చు మరియు అన్ని ఫైల్స్ ఆపరేషన్ వాస్తవానికి అక్కడ నుండి జరుగుతుంది మీరు ఎక్కడైనా ఫైల్ను అప్లోడ్ చేయవచ్చు మరియు అన్ని ఫైల్ మానిప్యులేషన్స్ సాధ్యమేనని మీకు తెలుసు కాబట్టి క్రాష్ రిపోర్టింగ్ మొదలగునవి పెరఫార్మెన్స్ మరియు నోటిఫికేషన్లు ముఖ్యమైన లక్షణాలు నోటిఫికేషన్లపై ఒకసారి క్లిక్ చేద్దాము కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఏమి కనిపిస్తుంది నోటిఫికేషన్ ప్రచారాలను నిర్వహించండి మరియు సరైన వినియోగదారులను సరైన సమయంలో నిమగ్నం చేయడానికి సందేశాలను పంపండి డేటా పొందిన తర్వాత చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు జరగవచ్చు మీరు ఆపిల్ హ్యాండ్ ఫోన్ల కోసం లేదా ఆండ్రాయిడ్ ఆధారిత అభివృద్ధి వ్యవస్థల కోసం చేయవచ్చు నోటిఫికేషన్ల కోసం ఈ సర్వర్ సైట్ను ఉపయోగించండి దయచేసి మీరు ఎడమ మూలలో గమనించండి మీరు కొంచెం ఎడమ వైపుకు వెళ్లాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అక్కడకు రావడం లేదు కాబట్టి మీరు స్పార్క్ చూస్తున్నారు ఇది నెలకు 0 డాలర్లు ఉచితం అని చెబుతుంది ఇది మీ అన్ని పరీక్షలు మరియు ప్రయత్నాల కోసం మరియు మీరు ఉచిత స్పార్క్ మోడల్ని ఉపయోగించుకోవచ్చు కానీ త్వరలో మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే మరియు దాని కోసం కలిగి ఉన్న చెల్లింపు సభ్యత్వం తీసుకోవచ్చు మంచిది మొత్తంగా రోగుల నాడిని ఎలా కొలవగలమో చూద్దాం ఆ పల్స్ యొక్క స్థానిక ప్రదర్శనను చూడండి ఆపై మేము ఆ విలువను క్లౌడ్లోకి అప్లోడ్ చేయగలమా అని చూడండి మేము దీన్ని ప్రయోగశాల వాతావరణంలో చేస్తున్నందున పల్స్ సహేతుకమైన విలువల్లో ఉంటుందని ఊహించము ఎందుకంటే కదలిక కారణంగా చాలా ఆర్టిఫ్యాక్ట్ లు సృష్టించబడతాయి కాబట్టి మోషన్ ఆర్టిఫ్యాక్ట్ ప్రధాన సమస్య కాబట్టి ఇక్కడ కనిపించే వాస్తవ విలువ గురించి చింతించకండి కానీ వాస్తవానికి డేటాను అప్లోడ్ చేయడం ద్వారా మొత్తం విషయం అతుకులుగా జరిగే ప్రక్రియ రోగి ఇక్కడ ధరించే వేలు పల్స్ ఇది ఈ ఎలక్ట్రానిక్స్ భాగం లో తప్పనిసరిగా కంట్రోలర్ తక్కువ శక్తి బ్లూటూత్ మాడ్యూల్ను రియు వాస్తవానికి NFC కాయిల్ ను కలిగి ఉంటుంది ఈ ఫోన్ను ఇక్కడ సిస్టమ్కి దగ్గరగా ఉంచబోతున్నారు మరియు ఇది స్థానికంగా పల్స్ విలువను ప్రదర్శించడమే కాకుండా డేటాను స్వయంచాలకంగా క్లౌడ్కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దగ్గరగా వెళ్దాం తద్వారా ఇదిసాధ్యమవుతుంది మీరు ఈ డెమో NFC ను గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇది NFC ఇది బ్యాటరీ లేని వ్యవస్థ కాబట్టి ఫోన్ శక్తి నుండి శక్తి NFC కాయిల్ ఉపయోగించి ఎంబెడెడ్ మాడ్యూల్కు బదిలీ చేయబడుతోంది మరియు సిస్టమ్ కెపాసిటర్ను ఛార్జ్ చేస్తుంది తద్వారా మైక్రోకంట్రోలర్ ఆన్ అవుతుంది మైక్రోకంట్రోలర్ అప్పుడు పల్స్ సెన్సార్కు శక్తినిస్తుంది పల్స్ సెన్సార్ ADC పోర్ట్ ప్రారంభించబడింది మరియు తరువాత పల్స్ సెన్సార్ డేటాను పొందుతుంది కంట్రోలర్ ఐబిఐని లెక్కిస్తుంది మరియు దానిని BLE ఫ్రేమ్లోకి ప్యాకేజీ చేస్తుంది ఆపై BLE డేటా యొక్క గుప్తీకరణ చేస్తుంది ఆపై ఆ డేటాను గేట్వేకి ప్రసారం చేస్తుంది ఈ సందర్భంలో ఇక్కడ ఫోన్కు వాస్తవానికి ఇంటర్నెట్కు కనెక్షన్ ఉంది కాబట్టి మనం చూసినది ఏమిటంటే మొబైల్ ఫోన్లో ప్రదర్శించినట్లుగా హృదయ స్పందన రేటు నిమిషానికి 80 బీట్స్ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్లోని ఫైర్ బేస్ మీద కూడా అదే సంఖ్య కనిపిస్తుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే డేటా ఇప్పుడు క్లౌడ్లో అందుబాటులో ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మీరు ప్రాథమికంగా చాలా మంది రోగుల నుండి డేటాను తీసుకోవచ్చు మరియు వారిలో ప్రతి ఒక్కరి నుండి డేటాను ఏకకాలంలో విశ్లేషించవచ్చు మీరు రోగి పేరు ఇవ్వవచ్చు మరియు రోగి పేరుతో పాటు పల్స్ సమాచారం ఇవ్వవచ్చు మరియు చివరికి కొంత సమయం రోగి ఆసుపత్రిలో ఉన్నంతవరకు ఒక వారం 10 రోజుల వ్యవధిల లేదా ఏ సమయం వరకు అయినా పల్స్ ఏమిటో ప్లాట్ చేయవచ్చు ఇది IoT వ్యవస్థను పూర్తిగా గా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మీరు మొబైల్ ఫోన్ను ఉపయోగించాలనుకునే పరిస్థితిని ఊహించుకోండి మీరు ఇప్పటికీ మొబైల్ ఫోన్ను గేట్వేగా ఉపయోగించాలనుకుంటున్నారు మరియు మీరు అనేక సెన్సార్ల నుండి పొందిన డేటాను కొద్దిసేపటి క్రితం మేము ప్రదర్శించిన క్లౌడ్ సర్వర్ కి అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అయితే నోడ్లు అన్నీ జిగ్బీ 15 డాట్ 4 కలిగివున్నాయి అంటే ఇక్కడ మీకు ఈ చిత్రం లో చూపిస్తాను మీకు సెన్సార్ నోడ్ 1 ఉంది మీకు సెన్సార్ నోడ్ 2 ఉంది మరియు మీకు సెన్సార్ నోడ్ ఎన్ ఉంది ఈ అన్ని n సెన్సార్ నోడ్ లు IEEE 15 802 15 4 నోడ్లు మరియు కొన్ని కారణాల వల్ల మీరు ఈ డేటాను సరిగ్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని చేయడానికి ఇక్కడ మంచి మార్గం ఉంది ఒక విషయం ఏమిటంటే మీకు జిగ్బీ గేట్వే అవసరం మీకు జిగ్బీ బేస్ స్టేషన్ అవసరం ఇది తప్పనిసరిగా అనేక సెన్సార్ నోడ్ల నుండి డేటాను కలుపుతుంది ఆపై సీరియల్ పోర్ట్ ఉన్న బేస్ స్టేషన్ వ్యవస్థను కనుగొనండి ఇప్పుడు ఆ సీరియల్ పోర్ట్ డేటా ఇప్పుడు మీరు ఈ సీరియల్ పోర్ట్ లో డేటాను సంపాదించారు డేటా లేదా వైర్లెస్ లింక్ 15 4 లో దీనిని సీరియల్ పోర్ట్ ద్వారా బ్లూటూత్ మాడ్యూల్ కు కమ్యూనికేట్ చేయండి మీరు రోబోకిట్ల నుండి 200 కి మోడల్ను కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు మీరుసీరియల్ పోర్ట్ లో సీరియల్ లింక్ను కాన్ఫిగర్ చేసిన తరువాత రేట్లు ను పేర్కొనండి చూడండి సమయం 3514 పారిటీ స్టాప్ బీట్స్ స్టార్ట్ బీట్స్ను పేర్కొనండి ఎందుకంటే ఇది ఆ పారామితులను మీరు కాన్ఫిగర్ చేసే AUR కోడ్ ఆపై ఈ డేటాను బ్లూటూత్ లింక్ ద్వారా కమ్యూనికేట్ చేయండి ఇది బ్లూటూత్ లింక్ అని మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ బ్లూటూత్ డేటా మొబైల్ ఫోన్ ద్వారా స్వీకరించబడుతుంది జిగ్బీ నోడ్ల నుండి పొందిన ఈ డేటాను కమ్యూనికేట్ చేయడానికి ఈ ఫైర్ బేస్ బ్యాక్ ఎండ్ను ఉపయోగించడం ఇప్పుడు మీకు చాలా సులభం అవుతుంది ఆసక్తికరంగా మీరు ప్రతిదీ కాంపాక్ట్ గా ఉండడం చూడవచ్చు ఉదాహరణకు ఈ యూనిట్కు శక్తినివ్వడానికి మీకు విద్యుత్ సరఫరా అవసరం లేదు ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్ UART USB పోర్ట్ ఉంటుంది USB వైపు శక్తి లభిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేస్తాను ఈ పూర్తి ఎలక్ట్రానిక్స్కు శక్తినివ్వడానికి నేను USB శక్తిని ఉపయోగిస్తాను దీనితో మీరు ఏమి చేస్తారు చివరికి ఇలాంటి వ్యవస్థ ఉంటుంది ఇక్కడ చూడండి దీనికి జిగ్బీ బేస్ స్టేషన్ ఉంది ఇది ఈ UART బ్లూటూత్ మాడ్యూల్కు కలిగి ఉంది మరియు ఇది వైర్లెస్ ద్వారా వైర్లెస్ లింక్ ద్వారా కమ్యూనికేట్ చేస్తోంది మరియు ఈ పెట్టెను శక్తివంతం చేయడానికి ఈ కేబుల్ను ఉపయోగిస్తున్నాను ఇక్కడ నుండి ఈ ఫోన్కు శక్తినిచ్చే మరియు కమ్యూనికేషన్ యొక్క ప్రయోజనాల కోసం వాస్తవానికి బ్లూటూత్లో ఉంది మరియు నేను చెప్పినట్లుగా ఇది ఈ మాడ్యూల్కు శక్తినిచ్చే ప్రయోజనాల కోసం మాత్రమే ఉంది కాబట్టి ఈ వ్యవస్థ యొక్క ప్రాథమిక డెమోని చూద్దాం నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇది తప్పనిసరిగా వ్యవస్థ కాబట్టి మీరు ఇక్కడ రంగు మారడాన్ని చూడవచ్చు ఈ డేటా ఇక్కడ 15 4 ద్వారా వ్యవస్థ కి వస్తోంది ఇది ఈ డేటాను UART పోర్టులోకి బ్లూటూత్ మాడ్యూల్కు ప్రసారం చేస్తుంది మరియు బ్లూటూత్ వైర్లెస్గా ఈ ఫోన్కు కమ్యూనికేట్ చేస్తోంది మరియు అందువల్ల సిస్టమ్ వాస్తవానికి డేటాను అంగీకరిస్తోంది మరియు ఈ డేటా ఒకసారి ఫోన్లోకి వచ్చినప్పుడు క్లౌడ్ సర్వర్ యొక్క ఫైర్ బేస్ కి ఇవ్వడం సులభం కాబట్టి ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ చూద్దాం ఇది చాలా ఉత్తేజకరమైన విషయం మొబైల్ ఫోన్ చాలా శక్తివంతంగా మారిందని మీకు తెలుసు దీనిని గేట్వేగా ఉపయోగించవచ్చు దీనిని అనేక అనువర్తనాలకు ఎడ్జ్ పరికరంగా ఉపయోగించవచ్చు ఇది ఇతర మాటలలో చాలా గొప్ప సెన్సార్ మీకు మొబైల్ ఫోన్లోనే వివిధ రకాల సెన్సార్లు ఉన్నాయి ఉదాహరణకు ఇది జడత్వ కొలత యూనిట్ యాక్సిలెరోమీటర్ గైరోస్కోప్ తరువాత మాగ్నెటోమీటర్ పీడన కొలత సామీప్య సెన్సార్ కోసం బేరోమీటర్ వంటిది కాబట్టి ఫోన్లో ఉన్న చాలా సెన్సార్లు ఇప్పుడు మీరు ఉపయోగించాలనుకుంటున్నారని అనుకుందాం ఉదాహరణకు యాక్సిలెరోమీటర్ ఉదాహరణకు IMU సెన్సార్లు ఇండోర్ స్థానికీకరణ కొరకు మీరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారిని ఉపయోగించి మానవులను స్థానికీకరించాలనుకుంటున్నారు దాని అర్థం ఏమిటి నేను ఇక్కడ వ్రాసిన స్క్రీన్ వైపు మీ దృష్టిని మరల్చండి ఇక్కడ మీరు ఇండోర్ స్థానికీకరణ చేయాలనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు IMU ని ఉపయోగించాలనుకుంటున్నారు ఇందులో యాక్సిలెరోమీటర్ లేదా ఓరియంటేషన్ సెన్సార్ ఉండవచ్చు ఒక భవనం ఇండోర్ లోపల ఒక మనిషి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న చాలా సరళమైన కేసును తీసుకోండి అక్కడ పొడవైన కారిడార్ ఉంది ఆపై ఒక మలుపు ఉంది ఇది చాలా విలక్షణమైనది ఇది వేర్వేరు అంతస్తులలో సమానంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ అంతస్తులో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు మరియు ఆ అంతస్తులో మీరు నిజంగా ఎక్కడ అందుబాటులో ఉన్నారు వాస్తవానికి మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు లేదా మీరు ఎక్కడ ఉన్నారో కానీ ఇది ఎందుకు ముఖ్యమైనది మీరు అలాంటి కేసులను తీసుకోవచ్చు అక్కడ ఉంటే సమీప అగ్ని నిష్క్రమణ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాము మీ సమీప అగ్ని నిష్క్రమణ ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి మొదట మీరు ఎక్కడ అగ్ని సంభవించిందో తెలుసుకోవాలి మరియు మీరు ఏ దిశలో కదులుతున్నారో మీరు అగ్ని ఉన్న దిశ వైపు కదులుతున్నారా లేదా మీరు దూరంగా వెళ్ళవలసి వస్తే సమీప అగ్ని నిష్క్రమణ ఎక్కడ ఉంది మీరు సురక్షితంగా భవనం నుండి నిష్క్రమించవచ్చు ఇది ఒక ఉపయోగ సందర్భం అని చెప్పవచ్చు మరియు అగ్నిని గ్రహించడానికి ప్రయత్నిస్తున్న సెన్సార్లు చాలా ఉన్నాయి మరియు మొదలగునవి మనం వాడకం కేసు గురించి చింతించము వాస్తవానికి బెంగళూరు CDAC భారత ప్రభుత్వ ప్రాజెక్ట్ తో మనం అనుబంధించి ఇవి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము కానీ అది వేరే విషయం ఇక్కడ మీకు ఆసక్తి ఉంది ఒకరిని స్థానికీకరించమని చెప్పండి మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తారు సెన్సార్ అంటే ఏమిటి అటువంటి సెన్సార్ల నుండి మీకు లభించే ప్రాథమిక డేటా ఏమిటి మీకు లభించే అటువంటి ప్రాథమిక డేటా పైన మీరు అనువర్తనాలను ఎలా నిర్మించగలరు కుడి వైపున నేను మీకు క్లాసిక్ పేపర్ చూపించాను మీరు ఈ కాగితాన్ని వివరంగా డౌన్లోడ్ చేసి అర్థం చేసుకోవచ్చు దీనిని స్టెప్ డిటెక్షన్ యొక్క తులనాత్మక మరియు అనుసరణ అని పిలుస్తారు మరియు పార్శ్వ బెల్ట్ ధరించే యాక్సిలెరోమీటర్కు స్టెప్ లెంగ్త్ ఎస్టిమేటర్స్ తౌఫిక్ సయీద్ ఎటల్ ఇది కాగితం పేరు ఇది ఏమి చెబుతుందో ఈ చిత్రానికి తిరిగి వస్తోంది నేను ఒక మొబైల్ ఫోన్ను నా చేతిలో పట్టుకుని ఈ ఫోన్ను పట్టుకుంటే నేను దీనిని టెక్స్టింగ్ మోడ్ అని పిలుస్తాను అప్పుడు నేను వాకింగ్ మోడ్లో ఉండగలను నేను నడుస్తున్నప్పుడు దీనితో నడుస్తూ ఉంటాను నేను ఇలాంటి ఫోన్తో నడుస్తూ ఉండగలను లేదా నా చేతిలో ఇలాంటి ఫోన్తో కొంతమంది కూడా నడుస్తూ ఉండవచ్చు మరియు మీరు సహజ ఎడమ చేతివాటం అయితే మీరు ఫోన్ను ఈ చేతిలో పట్టుకొని ఉంటారు మరియు మీరు కూడా ఇలాంటి కలయికను కలిగి ఉండవచ్చు అప్పుడు భయం ఉంటే మీరు సరిగ్గా నడుస్తూ ఉండవచ్చు ఈ ఫోన్ ఎలా ఓరియెంటెడ్గా ఉందో చూడండి ఇది చాలా యాదృచ్ఛిక పద్ధతిలో వెళుతోంది మరియు మీరు సహజ ఎడమ చేతివాటం అయితే అది ఈ పద్ధతిలోనే ఉంటుంది 3 అక్షం అయితే ఇక్కడ కూర్చున్న యాక్సిలెరోమీటర్ ఈ 3 అక్షాలలో మీకు డేటాను ఇస్తుంది ఇప్పుడు మీరు 3 అక్షం ఏమిటి మరియు ఫోన్ x అక్షం y అక్షం z అక్షం అంటే ఏమిటో తెలుసుకోవచ్చు ఇది మీరు మొదటి దశగా తెలుసుకోవాలనుకోవచ్చు ఒక విషయం ఏమిటంటే మీరు ఫోన్ ఇలా కదులుతుంటే x అక్షం కదులుతుంది మీకు x అక్షం మీద డేటా వస్తుంది మీరు ఒక శిఖరాన్ని చూస్తారు ఒక మంచి తరంగ ఉంగరాల స్వభావం సైనూసోయిడల్ విధంగా వెళుతుంది మీరు ఈ దిశలో మంచి తరంగాన్ని పొందుతారు కానీ ఫోన్ ఇలా కదులుతుంటే y అక్షం ఆధిపత్యంగా మారుతుంది మరియు మీరు దానితో ముందుకు వెళితే మీరు టెక్స్టింగ్ చేస్తున్నారు మరియు మీరు దానితో ముందుకు వెళుతుంటే z అక్షం కదులుతుంది ఇప్పుడు మీరు ఫోన్ను మీ చేతిలో పట్టుకొని నడుస్తున్నారని ఊహించుకోండి కాబట్టి ఏమి జరుగుతుందో వెనక్కి వెళ్లి కొంచెం ఊహించుకోండి y అక్షం పైకి క్రిందికి వెళుతుంది క్షమించండి ఇది z అక్షం Z అక్షం నిజానికి ఇది y అక్షం క్షమించండి ఇది y అక్షం మరియు ఇది z అక్షం ఇది x అక్షం కాబట్టి y కదలిక ఉండదు కానీ z నిజానికి పైకి క్రిందికి కదులుతూ ఉంటుంది కాబట్టి మీ హిప్ కదలిక మీ కాలు కదలిక నుండి జరుగుతుందని ఊహించుకోండి మరియు కాలు కదలిక జరిగిన ప్రతిసారీ z అక్షం క్రిందికి పైకి క్రిందికి పైకి క్రిందికి వెళుతుంది కాబట్టి మీరు నిజంగా మంచి తరంగ రూపాన్ని చూడవచ్చు మరియు మీరు నిజంగా ఆ తరంగ రూపాన్ని అర్ధం చేసుకోవచ్చు మరియు చెప్పవచ్చు కాబట్టి నాకు గరిష్ట కనీస గరిష్ట కనిష్ట గరిష్ట కనిష్టత ఉంది కొంత విలువ గరిష్ట కనిష్ట గరిష్ట కనీస చుట్టూ ఉంటుంది మరియు గరిష్ట మరియు కనిష్ట మధ్య దూరాన్ని కనుగొనగలిగితే తప్పనిసరిగా మీకు ఈ గరిష్ట మరియు కనిష్ట సమయ శ్రేణిని చెప్పనివ్వండి మీరు ఆ గ్రాఫ్ను చక్కగా ప్లాట్ చేయవచ్చు మరియు ఆ గ్రాఫ్ నుండి మీరు ఎన్ని దశలను కలిగి ఉన్నారో మీకు తెలుసు వాస్తవానికి ఫోన్ యజమాని ఎన్ని దశలను ఉంచారో మీకు తెలుసు మీరు అలా చేయవచ్చు కానీ ఇబ్బంది దశల గురించి కాదు స్ట్రైడ్ పొడవు గురించి ఏమిటి అతను లేదా ఆమె ఎంత దూరం కవర్ చేసింది అది ప్రశ్న అవుతుంది ఎందుకంటే ఇక్కడకు తిరిగి రండి మీరు ఇక్కడ 5 దశల్లో ఇక్కడ వరకు కవర్ చేసి ఉండవచ్చు లేదా మీరు 10 అడుగులు కూడా తీసుకోవచ్చు ఇది చాలా ఆంత్రోపోమెట్రిక్ డేటా ఆంత్రోపో క్షమించండి ఆంత్రోపోమెట్రిక్ డేటా ఇది వ్యక్తి యొక్క ఎత్తు అయితే స్ట్రైడ్ పొడవు మీరు ఎక్కువ లేదా తక్కువ అంచనా వేయవచ్చు డేటా అందుబాటులో ఉన్న వ్యక్తి యొక్క స్ట్రైడ్ పొడవు ఏమిటి కానీ అది ఒక భాగం కానీ మీరు దీన్ని సాఫ్ట్వేర్లో ఎలా చేస్తారు ఫోన్లతో దీన్ని ఎలా చేస్తారు మీ వద్ద ఉన్న సెన్సార్లతో దీన్ని ఎలా చేస్తారు కాబట్టి ఈ కాగితం వాస్తవానికి ఈ కాగితాన్ని చదివిన మీలో ఏదో బాగుంది మీరు స్టెప్ డిటెక్షన్ ఎలా చేయాలో తెలుస్తుంది ఇది చాలా సరళంగా కనిపిస్తుంది మీరు దశల పొడవు అంచనా స్ట్రైడ్ అంచనా కూడా చేయవచ్చు ఇవి 2 ముఖ్యమైన విషయాలు మా ప్రవీణ్ రామస్వామి సిద్ధం చేసిన ఒక చిన్న ల్యాబ్ కు ఇప్పుడు మిమ్మల్ని నిర్దేశిస్తాను మరియు మేము దాని ద్వారా మేము చర్చించిన ఈ విషయాలను కలుపుతుంది మేము దానిని చూస్తాము మరియు తరువాత నేను ఈ అనువర్తనం కోసం సవాళ్లతో చుట్టాను మరియు అది మీకు ఆలోచన కోసం ఆహారాన్ని ఇస్తుంది మీరు ఎలా నిర్మించగలరు IMU లను ఉపయోగించి మీరు పూర్తి స్థాయి ఇండోర్ స్థానికీకరణ అనువర్తనాన్ని ఎలా నిర్మిస్తారు కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ తయారుచేసిన ఈ చిన్న పత్రం ద్వారా చూద్దాం మరియు దాని ద్వారా నడుద్దాం ఈ పత్రం వాస్తవానికి నేను మీకు ఇక్కడ చూపించిన ఈ చిత్రం నుండి నేను మీకు వివరించిన కాగితం యొక్క సారం మీకు తెలుసు ఇది ఇక్కడ ఉంది దయచేసి ఇక్కడ కెమెరాను కలిగి ఉండవచ్చా ఈ చిత్రం ఇక్కడ ఈ చిత్రం నేను ప్రస్తావిస్తున్న ఈ పత్రం ఈ కాగితం నుండి వచ్చింది కాబట్టి ఇక్కడ తిరిగి ఈ స్క్రీన్కు వెళ్లి దశల గుర్తింపుపై దృష్టి పెట్టండి ముఖ్యంగా స్ట్రైడ్ పొడవు లేదా స్టెప్ లెంగ్త్ మీకు చెప్పేది ఒక వ్యక్తి కవర్ చేసిన దూరం ఏమిటి వీన్బెర్గ్ విధానం అని పిలువబడే వాటిని ఉపయోగిస్తుందని పేపర్ పేర్కొంది తప్పనిసరిగా వీన్బెర్గ్ విధానం ఒక వ్యక్తి యొక్క అడుగు దశలో నిలువు బౌన్స్ ఆ వ్యక్తి యొక్క స్ట్రైడ్ పొడవుతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక అందమైన కాగితం మీరు చదవాలి ఈ బౌన్స్ ప్రతి అడుగులో ఉన్న శిఖరాల వ్యత్యాసం నుండి లెక్కించబడుతుంది Weinberg స్ట్రైడ్ పొడవును గరిష్ట మరియు కనిష్ట వ్యత్యాసం యొక్క విధిగా పరిగణిస్తారు నిలువు స్థానభ్రంశం శిఖరాల యొక్క నిలువు త్వరణం తప్పనిసరిగా ఏమీ లేదు ఒక దశలో హిప్ యొక్క నిలువు త్వరణం యొక్క శిఖరాలు ఈ పద్ధతికి ఏకీకరణ అవసరం లేదు మరియు తద్వారా డ్రిఫ్ట్ లోపాన్ని నివారిస్తుంది కాబట్టి ఇది ఇప్పటికే చాలా మంచిది ఇప్పుడు పీక్ డిటెక్షన్ అల్గోరిథంలు చాలా సరళంగా ముందుకు ఉన్నాయి చాలా అనువర్తనాలు వాస్తవానికి ECG తో సహా వాటిని ఉపయోగిస్తాయి మెడికల్ ఇసిజి కూడా కొన్ని రకాల పీక్ డిటెక్షన్ను ఉపయోగిస్తుంది మరియు అది సూటిగా ముందుకు కనిపిస్తుంది ఈ శిఖరాలను గుర్తించడానికి యాక్సిలెరోమీటర్ యొక్క నిలువు త్వరణం రీడింగులపై పీక్ డిటెక్షన్ అల్గోరిథం వర్తించబడుతుంది ఇప్పుడు ఇది ఒక నెక్సస్ గూగుల్ నెక్సస్ 5 ఫోన్తో ప్రవీణ్ ప్రయోగించిన స్నాప్షాట్ అని మీరు చూస్తున్నారు మరియు అతను z అక్షం కోసం పొందాడు X అక్షం మీద మీరు చూసేది సమయం మీరు చూసే y అక్షం త్వరణం మరియు ప్రతిసారీ ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకు వేస్తే గరిష్టంగా కనిష్టంగా 1 మరియు కనిష్ట 2 ఉంటుంది మరియు అది నిజంగా ఏమీ కాదు కానీ ఒక అడుగు మరియు మీరు గరిష్ట కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట కనిష్ట మరియు అన్నింటినీ సరైన దశలుగా చూడవచ్చు ఇది ఒక స్థానం నుండి మొదలవుతుంది ఆపై స్థానం B కి వెళ్లి ఆపై స్థానానికి చేరుకుంటుంది నన్ను తిరిగి వెళ్లి ఈ చిత్రాన్ని మళ్లీ గీయనిఇవ్వండి తద్వారా మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు ఇది B మరియు ఇది C ఇది A నేను 3 బుల్లెట్ B చూపించాను మరియు ఇది C ఇది వ్యక్తి ఇక్కడ నడిచినట్లు మీరు చూడవచ్చు కనుక ఇది కొంచెం రంగురంగులగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ విధంగా కుడివైపుకు చూపిస్తాను ఆపై కుడివైపుకు ఇది మీరు తప్పనిసరిగా చేయగలరు ప్రతి ఒక్కటి ఒక అడుగు మరియు ఇది మీరు కొలవవలసిన స్ట్రైడ్ పొడవు మరియు ఇక్కడ ఒక చిన్న డెడ్ జోన్ కొల్లెట్ లేదా అతను తిరిగే ప్రదేశం కొంచెం ఉంది మరియు అది మీకు దాదాపుగా త్వరణం లేని సమయం ఎందుకంటే అతను ఇప్పుడే మారిపోయాడు మరియు అక్కడ ఎటువంటి అడుగు లేదు మరియు ఆ తరువాత అతను నడవడం ప్రారంభిస్తాడు అతను లేదా ఆమె గమ్యం C వైపు నడవడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ స్క్రీన్కు తిరిగి వెళ్దాం ఇక్కడ మీరు ప్రవీణ్ సంగ్రహించిన డేటాను ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించి మీరు మేము పేర్కొన్న కాగితాన్ని ఉపయోగించాలి మరియు వాస్తవానికి స్ట్రైడ్ పొడవు మరియు దశల గణనను లెక్కించాలి ఇక్కడ స్ట్రైడ్ పొడవు ఈ చిన్న వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడింది k ఇక్కడ తప్పనిసరిగా క్రమాంకనం చేసే స్థిరాంకం ఇది మీరు అనేక పరిశీలనలు పదుల మరియు వందల వేల పరిశీలనల ఆధారంగా ప్రయోగాత్మకంగా పొందాలి మీకు అక్కడ వక్రత ఉన్న గరిష్ట మరియు కనిష్టం లభిస్తుందని మీకు తెలుసు వెంటనే 2 కనిష్ట ఉన్నాయి కనిష్ట 1 మరియు కనిష్ట 2 కనిష్ట 1 కనిష్ట 1 ఉపయోగించండి ఆపై మీరు అక్కడ గరిష్టంగా ఉపయోగించుకుంటారు మరియు తప్పనిసరిగా స్ట్రైడ్ పొడవును లెక్కించండి అది అక్కడ చాలా ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే దిగి రాగలరా కాబట్టి అది ఒక విషయం రెండవ విషయం ఏమిటంటే ఇప్పుడు మీకు మరొక చిత్రాన్ని చూపించనివ్వండి మేము పరిగణనలోకి తీసుకున్నది ఏమిటంటే ఫోన్ పూర్తిగా టెక్స్టింగ్ మోడ్లో ఉంది అంటే z అక్షం మాత్రమే సంగ్రహించబడుతుంది మరియు ప్రతిదీ సంతోషంగా మరియు బాగుంది కానీ వ్యక్తి ఎల్లప్పుడూ టెక్స్టింగ్ మోడ్లో ఉంటాడని ఎప్పుడూ ఆశించవద్దు అతను ఇప్పుడు ఫోన్ను తీసుకోవచ్చు అతను లేదా ఆమె ఇప్పుడు మీరు ఇప్పటివరకు చూసిన ఫలితం టెక్స్టింగ్ మోడ్కు పరిమితం టెక్స్టింగ్ మోడ్ నుండి అతను లేదా ఆమె అకస్మాత్తుగా నడవడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుంది కాబట్టి డైనమిక్గా మీరు యాక్సిలెరోమీటర్ నుండి వస్తున్న మరొక సంతకానికి మారగలగాలి మరియు మీరు చేయవలసిన సంతకం విశ్లేషణ మీరు మళ్ళీ స్టెప్ కౌంట్ మరియు స్ట్రైడ్ లెంగ్త్ ఎస్టిమేషన్ చేయగలిగే రీతిలో చేయగలరు మరియు స్వింగింగ్ నుండి అతను నిజంగా పరుగెత్తడం ప్రారంభించవచ్చు కాబట్టి మళ్ళీ ఫోన్ అక్షం యొక్క యాదృచ్ఛిక కదలిక పూర్తిగా చెదిరిపోతుంది రన్నింగ్ మోడ్ యొక్క సంతకాన్ని మీరు మళ్ళీ బయటకు తీయాలి అది రన్నింగ్ మోడ్లో ఉందని మీరు గుర్తించాలి మరియు శబ్దం మరియు మరేమీ లేదు మరియు అక్కడ నుండి మీరు మళ్ళీ step పొడవు మరియు స్ట్రైడ్ పొడవు అంచనాను చేయగలరు అప్పుడే మీరు భవనం లోపల మానవుడిని స్థానికీకరించగలుగుతారని మీరు చెప్పగలుగుతారు కనుక ఇది మరొక విషయం కాబట్టి ఇప్పుడు మేము అక్కడ కొన్ని చిన్న పనులు చేసాము మరియు ఎడమ వైపున మీకు కదలిక లేదని వాస్తవం మీద దృష్టి సారించే స్క్రీన్కు తిరిగి వెళ్దాం మీకు కుడి వైపున టెక్స్టింగ్ ఉంది ఆపై టెక్స్టింగ్ నుండి స్వింగింగ్ మోడ్ వరకు ఆటోమేటిక్ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి సంతకం కొద్దిగా మారిందని మీరు చూడవచ్చు మరియు వాస్తవానికి మీరు వేర్వేరు అక్షాన్ని ఎలా సంగ్రహిస్తారో గుర్తించడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తాను మళ్ళీ ఈ చిత్రానికి x అక్షం సమయం మరియు y అక్షం త్వరణం ఇది సెకను చదరపు మీటరు ఈ పత్రంపైకి రండి అప్పుడు మీరు అనువర్తన నిర్మాణాన్ని చేయవచ్చు మరియు మీరు దూరాలను తెలుసుకోవచ్చు కాబట్టి ఇది ప్రాథమిక సెల్ ఫోన్కు సెన్సార్గా మరియు సెల్ ఫోన్గా సెల్ ఫోన్ల గురించి మనకు ఉన్నది క్లుప్తంగా ఉంది ఇది ఇండోర్ స్థానికీకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని నాకు తెలుసు కొన్ని సవాళ్లతో ప్రతిదీ సంగ్రహంగా చెబుతాను మరియు వాస్తవానికి వాటిని పరిష్కరించడానికి ఓపెన్ ఆలోచనలు ఉన్నాయి అని మీకు తెలుసు కాబట్టి సవాళ్లు ఏమిటి మొదటి విషయం ఏమిటంటే IMU లలో ఉత్తమమైన చాలా హై ఎండ్ ఫోన్లు శబ్దం చేస్తూనే ఉంటాయి దీనిని చూడు ప్రతి దశలో శబ్దం మీకు వస్తుంది కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్స్లో శబ్దం తగ్గింపు ఒక ముఖ్యమైన విషయం యాక్సిలెరోమీటర్లు IMU లు చాలా ధ్వనించేవి కాబట్టి మీరు దానిని మంచి ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి మీరు వివిధ రకాల ఫిల్టర్లను పరిగణించాల్సి ఉంటుంది మీరు మొదట ముడి డేటాను పొందాలని నేను మీకు సూచిస్తాను డేటాను పొందడానికి ఒక యంత్రాంగాన్ని కనుగొనండి మాట్లాబ్ వంటి మంచి ప్యాకేజీలో తీసుకోండి అక్కడ వేర్వేరు ఫిల్టర్లను ప్రయత్నించండి మరియు వాటిలో ఏది మీకు స్టెప్ లెంగ్త్ మరియు స్ట్రైడ్ లెంగ్త్ అంచనాను ఖచ్చితంగా ఇస్తుందో చూడండి కాబట్టి మీరు సరిపోయే వాటిలో ఫిల్టర్ల సంఖ్యను ప్రయత్నించాలి కాబట్టి అది ఒక విషయం ఒక సవాలు రెండవ విషయం ఏమిటంటే ఫ్లైలో మీరు కార్యాచరణను గుర్తించగలుగుతారు మీరు చేయగలగాలి అంటే టెక్స్టింగ్ మోడ్ నుండి స్వింగింగ్ మోడ్ నుండి రన్నింగ్ మోడ్ ఒకటి ఈ మోడ్లను గుర్తించడం మరొకటి చాలా క్లిష్టంగా ఉంటుంది మీరు వాటిలో ప్రతిదానికి స్టెప్ లెంగ్త్ మరియు స్టెప్ కౌంట్ స్టెప్ డిటెక్షన్ మరియు స్ట్రైడ్ లెంగ్త్ ఎస్టిమేషన్ చేయాలి అప్పుడే మీరు స్థానికీకరణ చేయవచ్చు అందువల్ల రెండవ సవాలు ఏమిటంటే కార్యాచరణను గుర్తించడం మూడవ విషయం చాలా సులభం మీరు సహజ ఎడమ చేతివాటం లేదా కుడి చేతివాటం ఎడమ చేతిలో టెక్స్టింగ్ మోడ్ లేదా కుడి చేతిలో టెక్స్టింగ్ మోడ్ మరియు ఈ విషయాలన్నీ ముందుకు సాగుతాయి కాబట్టి మీరు కుడి చేతి ఎడమ చేతి గుర్తింపును చేయవలసి ఉంటుంది ఇది మరొక ముఖ్యమైన విషయం కాబట్టి అంతిమంగా మీ లక్ష్యం బలమైన స్టెప్ డిటెక్షన్ తో రావడం ఇందులో స్టెప్ లెంగ్త్ ఎస్టిమేషన్ స్టెప్ కౌంట్ మరియు స్టెప్ లెంగ్త్ ఎస్టిమేషన్ ఉంటాయి మీరు కణ ఫిల్టర్ల వాడకాన్ని నివారించలేరు మీరు కణ ఫిల్టర్ల వాడకాన్ని పరిగణించాల్సి ఉంటుంది కణ ఫిల్టర్లను చూడమని మీరు మిమ్మల్ని కోరుతున్నారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు నడుస్తున్నప్పుడు సరిహద్దు మీ కుడి వైపు ఇక్కడ ఉండాలి మీ ఎడమ వైపు సరిహద్దు ఎక్కడ ఉంది అందువల్ల మీరు సరిగ్గా నడుస్తున్నారా అని తెలుసుకోగలగాలి కనుక ఇది మీరు సులభంగా స్థానికరించవచ్చు మీ కారిడార్లో ఓపెనింగ్స్ తలుపులు ఉంటే అది వేర్వేరు కార్యాలయాలకు వెళుతుంది అప్పుడు మీకు సరైన మ్యాప్ సృష్టి సాధనం లేకపోతే మీరు కొన్ని కార్యాలయ భవనాల్లోకి ప్రవేశించవచ్చు మీరు ఎక్కడో ప్రవేశించారని అనువర్తనం అనుకుంటుంది వాస్తవానికి మీరు నేరుగా నడుస్తూ ఉంటారు కాబట్టి కణ ఫిల్టర్ల వాడకాన్ని మీరు కొద్దిగా పరిగణించకపోతే ఈ కోర్సు యొక్క పరిధిని మించినది మీరు సరికాని అమలుతో ముగించవచ్చు కాబట్టి స్టెప్ డిటెక్షన్ పార్టికల్ ఫిల్టర్లు ఖచ్చితంగా కారిడార్లో ఉండటానికి మీకు అవసరమయ్యే విషయాలు మీరు కార్యాలయ భవనాల కారిడార్ స్థలంలో స్థానికీకరణను చూస్తున్నట్లయితే అప్పుడు ప్రవేశం అంటే ఏమిటి మీరు గరిష్ట గుర్తింపును ఎలా చేస్తారు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మీరు ఈ శిఖరాలను ఎలా కనుగొంటారు కాబట్టి పీక్ డిటెక్షన్ ఒక ముఖ్యమైన విషయం అవుతుంది మీకు ఈ క్రింది స్వభావం యొక్క సమస్యలు కూడా ఉన్నాయి ఒక క్లాసిక్ సమస్యను మీకు చూపిస్తాను మీరు ఫోన్ పట్టుకొని ఉన్నారు మరియు హఠాత్తుగా ఎవరైనా భవనంలో మంటలు ఉన్నాయని మీకు చెప్తారు మీరు ఏమి చేస్తారు వణుకుతారు మీరు వణుకుతున్నప్పుడు మీరు కదలరు కాని దశల పొడవు దశల గుర్తింపు వాస్తవానికి జరిగింది కాబట్టి ఫోన్ వణుకుతు ఉంది కాబట్టి మోషన్ ఆర్టిఫ్యాక్ట్స్ తొలగింపు ఒక ముఖ్యమైన అవసరం అని నేను చెప్తాను మీరు వాటిని గుర్తించలేరు అని మీరు చేయకపోతే మీరు స్థానికీకరణను ఖచ్చితంగా చేయలేరు కాబట్టి మీరు కుదుపును గుర్తించాల్సిన అవసరం ఉందని మీకు తెలుసు ఈ కదలికను తొలగించడానికి మీరు గుర్తించడానికి ఒక విధమైన కుదుపును గుర్తించవలసి ఉంటుంది ఈ చిత్రానికి తిరిగి వెళ్ళండి A నుండి B B నుండి C వరకు తి ధోరణి కి ఏమి జరిగింది మీరు ధోరణిని మార్చండి దశ పొడవు మరియు దశల సంఖ్య మీకు అక్కడ ఏమీ చూపించదు ధోరణి మార్చబడింది కాబట్టి మీరు ఎలా కనుగొంటారు కాబట్టి మీరు వీలైనంత సమర్థవంతంగా ఓరియంటేషన్ సెన్సార్ను ఉపయోగించాలి మరియు అది ముఖ్యం అని నేను చెబుతాను అప్పుడు టెక్స్టింగ్ సులభం దీన్ని ప్రయత్నించండి మీరు దీన్ని త్వరలో నిర్మించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కానీ మీరు స్వింగింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి స్వింగింగ్ మోడ్ అంత సులభం కాదు మరియు బహుశా కష్టతరమైనది రన్నింగ్ మోడ్ కాబట్టి సింపుల్ టెక్స్టింగ్ మోడ్ స్వింగింగ్ మోడ్ రన్నింగ్ మోడ్ను ఓరియంటేషన్తో కలపడం నిజానికి చాలా చాలా కష్టమైన సమస్య ఇది చేయదగినది ఇది చాలా సరదాగా ఉంటుంది కానీ అది అంత సులభం కాదు అది చాలా సమయం తీసుకుంటుంది మేము ఇక్కడ వివరించనిది మీరు స్థానికీకరించవచ్చు కాని మ్యాప్ సృష్టి గురించి ఏమిటి నేను దీనిని భాగంగా ఉంచడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కావచ్చు కాబట్టి మ్యాప్ సృష్టి సాధనాలు ఇక్కడ అవసరం కాబట్టి మీరు మ్యాప్ సృష్టిని విడిగా చూడవలసి ఉంటుంది ఇక్కడ చివరకు తిరిగి వస్తే ప్రతి అంతస్తు ఒకేలా కనిపిస్తుంది మీరు మల్టీస్టోరీ భవనం నుండి మాట్లాడుతుంటే ప్రతి అంతస్తు ఒకేలా కనిపిస్తుంది మీరు ఫ్లోర్ డిటెక్షన్ చేయవలసి ఉంటుంది మీరు ఏ అంతస్తులో ఉన్నారు మీరు ఐదవ అంతస్తులో ఉన్నారా ఆరవ అంతస్తులో ఉన్నారా మీకు ఎలా తెలుస్తుంది ముఖ్యంగా అగ్ని ఉంటే మీరు సరైన చోట ట్రాక్ చేస్తారు అయితే మీ అనువర్తనం వీటిలో దేనినీ చేయాలనుకోవడం లేదు కాబట్టి మీరు సిస్టమ్ను గుర్తించగలగాలి కాబట్టి మీరు మెట్లని ఉపయోగించి ఆ అంతస్తుకు చేరుకోవచ్చు ఈ సందర్భంలో యాక్సిలెరోమీటర్ మీకు మంచి సంతకాన్ని ఇస్తుంది లేదా మీరు లిఫ్ట్ హక్కును ఉపయోగించుకోవచ్చు ఒక ఎలివేటర్ ఈ సందర్భంలో మీరు యాక్సిలెరోమీటర్తో కష్టపడవచ్చు కానీ బేరోమీటర్ తో పట్టుకోగలుగుతారు కాబట్టి బేరోమీటర్ వాడకం సరైనది కావచ్చు చివరగా ఈ విషయాలు ఏవీ మీకు మంచి ఖచ్చితత్వాన్ని ఇవ్వవు అని నేను చెప్తాను మీరు నిజంగా బెకన్ ఆధారిత వ్యవస్థలను చూడాలనుకోవచ్చు మరో మాటలో చెప్పాలంటే మీరు కారిడార్ బీకాన్స్లోని రెగ్యులర్ పాయింట్ల వద్ద క్రమమైన వ్యవధిలో ఇన్స్టాల్ చేయగలిగే ఈ చిత్రానికి తిరిగి రండి ఇప్పుడు మేము బెకన్ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా BLE బీకాన్స్ గురించి మాట్లాడుతాము నేను వివరాల్లోకి రాలేను కాని త్వరగా ఐబీకాన్లు మరియు ఎడ్డీస్టోన్ ప్రమాణాలు ఎడ్డీస్టోన్ బీకాన్లు ఉపయోగించవచ్చు మరియు మీరు బీకాన్స్ ప్లస్ పార్టికల్ ఫిల్టర్ మరియు మొత్తం శ్రేణి IMU సెన్సార్లను ఉపయోగించవచ్చు మరియు నేను మీకు చెప్పిన అన్ని సవాళ్ళతో ఈ పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు మీరు ఒక అందమైన మంచి పని అనువర్తనాన్ని పద్ధతిలో సృష్టించారు ఇది తప్పనిసరిగా భవనం లోపల అగ్ని పరిస్థితుల్లో మానవుల ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి మేము ఈ కర్టెన్లను ఈ కోర్సులో ఉంచినప్పుడు మీరు గుర్తుచేసుకుంటే మేము చాలా విషయాలు సరిగ్గా కవర్ చేసాము ITU అందమైన నిర్వచనం నుండి IoT నిర్వచనం ఏమిటో మేము నిర్వచించిన నిర్మాణాన్ని మేము పరిశీలిస్తాము అప్పుడు బ్యాటరీ లేని అనువర్తనాలు మరియు పారిశ్రామిక అనువర్తనాలకు చాలా ముఖ్యమైన విషయాలు అయిన కండిషన్ పర్యవేక్షణ మీకు తెలుసు కాబట్టి బేరింగ్ మంచి సెన్సార్గా బేరింగ్లోకి వెళ్ళాము మీరు బ్యాటరీ తక్కువ వ్యవస్థలను కలిగి ఉండగలరని మేము నెమ్మదిగా వెళ్ళాము ఈ కోర్సులో శక్తి చాలా ముఖ్యమైన విభాగం అని మేము చూశాము మేము శక్తి పెంపకం మరియు శక్తిని చూశాము మరియు రెండు విషయాలు శక్తి మరియు డేటాషీట్లను చూశాము మేము LDO వర్సెస్ స్విచింగ్ రెగ్యులేటర్లను చూశాము మరియు ఒకదానికొకటి ప్రయోజనాన్ని చూపించాము మరియు నెమ్మదిగా RFID వ్యవస్థల గురించి మాట్లాడటానికి వెళ్ళాము ఉదాహరణకు మేము నిష్క్రియాత్మక ట్యాగ్లను కలిగి ఉంటామని మేము చెప్పాము మీకు క్రియాశీల ట్యాగ్లు ఉన్నాయి స్థానికీకరణ అక్కడ చాలా ముఖ్యమైన అంశం అప్పుడు నేను బ్యాటరీ లేని సంబంధిత విషయం చెబుతాను నేను మీకు క్రమం చెప్పడం లేదు కాని మేము కవర్ చేసిన వాటిని విస్తృతంగా మీకు చెప్తున్నాను అప్పుడు మేము MCU లోకి వెళ్ళాము MCU చాలా ముఖ్యమైన ఎంపిక IoT కోసం డిజైన్ ముఖ్యమైనది అని మేము చెప్పినప్పుడు MCU లో ఎంపిక మీరు RISC ప్రాసెసర్ను ఎన్నుకుంటారా SISC ప్రాసెసర్ను ఎన్నుకుంటారా ఒక ముఖ్యమైన పరామితిగా అక్కడ మెమరీ గురించి ఏమి చెబుతారు మీరు తక్కువ విద్యుత్ వినియోగం ఆధారంగా వెళ్లాలా లేదా ఎలా లెక్కించాలి మీరు ఎలా అంచనా వేస్తారు కాబట్టి MCU ఎంపికకు సంబంధించిన సమస్యలు చాలా ముఖ్యమైన విషయం ఉదాహరణకు MCU యొక్క ఆర్కిటెక్చర్ వివరాలలోకి రావడం సింగిల్ ఇన్స్ట్రక్షన్ బహుళ డేటా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇది MCU మైక్రోకంట్రోలర్ మరియు DSP ల మధ్య సమానమైన ఎంపిక ఇక్కడ మాక్ ఆపరేషన్ను గుణించడం మరియు కూడబెట్టడం వంటి కార్యకలాపాలు చాలా క్లిష్టమైనవి అప్పుడు మేము వెళ్లి ప్రోటోకాల్స్ ఎంపికపై చాలా పనులు చేసాము మేము COAP రెస్ట్ బేస్డ్ కోర్ కన్స్ట్రైన్డ్ రెస్ట్ ఆర్కిటెక్చర్ బేస్డ్ నెమ్మదిగా చూశాము మేము NQTT పబ్లిక్ సబ్స్క్రైబ్ను చూశాము మేము AMQP వైపు చూశాము ఇది మన వద్ద ఉన్న ప్రోటోకాల్ యొక్క ఎంపిక అప్పుడు మేము కూడా చూశాము స్థానిక తక్కువ శక్తి కమ్యూనికేషన్ వ్యవస్థలు BLE అప్పుడు జిగ్బీ మరియు కొంతవరకు NFC ఇవి 3 కవర్ చేయబడ్డాయి అప్పుడు మేము LPWAN వైపు చూశాము తక్కువ శక్తితో కూడిన వైడ్ ఏరియా నెట్వర్క్లు మేము మరొక ప్రత్యామ్నాయంగా లోరా సిగ్ఫాక్స్ను చూశాము అప్పుడు మేము nB IoT LTEM cat LTEM ఈ ప్రమాణాలు రాబోతున్నాయి మరియు వ్యవస్థలు వాస్తవానికి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ల ద్వారా వైడ్ ఏరియా నెట్వర్క్ల ద్వారా ఎలా సంభాషించవచ్చో చూశాము చివరగా మేము కొన్ని ఎండ్ టు ఎండ్ సిస్టమ్స్ వైపు చూశాము మేము ఎనర్జీ మీటర్ యొక్క ఉదాహరణలు తీసుకున్నాము ముఖ్యంగా మేము జూల్ జోటర్ వైపు చూశాము జూల్ జోటర్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ యొక్క సంయుక్త ప్రయత్నం కాబట్టి మేము ఈ విషయాన్ని ACM గ్రాంట్తో అభివృద్ధి చేసాము మరియు ACM సిగ్కామ్ అతను గ్రాంట్ మరియు మేము ఈ ఎనర్జీ మీటర్ను ఆ గ్రాంట్ తో నిర్మించాము జూల్ జోటర్ను ఎలా నిర్మించవచ్చో ఒక ఉదాహరణను నేను మీకు చూపించాను సోర్స్ కోడ్తో సహా అత్యంత ప్రాచుర్యం పొందిన IoT Wi Fi మాడ్యూల్ యొక్క అవసరాలు ఇది ESP మాడ్యూల్ సరైనది మునుపటి డెమోలో మేము చూపించిన పల్స్ అప్లికేషన్ను కూడా చూశాము కాని మీరు అలాంటి వ్యవస్థను ఎలా నిర్మించాలో మేము చెప్పాము ఆపై క్లౌడ్ మీరు డేటాను క్లౌడ్కు ఎలా అప్లోడ్ చేస్తారు మరియు వాస్తవానికి ప్రతిదీ క్లౌడ్కు ప్రతిబింబిస్తుంది సెన్సార్ గేట్వే ఎడ్జ్ డివైస్తో కూడిన ఫీచర్గా మొబైల్ ఫోన్తో మరియు అన్నింటినీ ఒకే రకమైన పరికరంలో చివరకు సంగ్రహించాము మరియు మేము మొబైల్ ఫోన్ల సెన్సార్ల యొక్క ఒక కేసును తీసుకున్నాము ముఖ్యంగా జడత్వ కొలత యూనిట్ ఆపై ఇండోర్ స్థానికీకరణ సమస్యపై కొంచెం వివరించాము ఇది మొబైల్ ఫోన్తో చక్కగా పరిష్కరించబడుతుంది మీరు కలిగి ఉన్న ఫోన్ను కలిగి ఉన్న ఏ యూజర్ అయినా మీరు అందించిన స్థానికీకరణ చేయవచ్చు మీరు మానవుడిని ఖచ్చితంగా స్థానికీకరించగలిగే రీతిలో మీరు వెళ్ళవలసిన సవాళ్ళ సమితి ఉన్నాయి కాబట్టి ఇది ఈ పూర్తి కోర్సులో మేము వివరించిన సారాంశంలో ఉంది మీరు ఈ కోర్సును ఆస్వాదించారని ఆశిస్తున్నాను మరియు ఈ కోర్స్ ఇప్పుడు ఇలా కనిపించడానికి చాలా వ్యక్తులు పాల్గొన్నారని నేను మీకు చెప్పాలి నా సహోద్యోగి నాగకృష్ణ ఉన్నారు ఆపై మాకు మాధురి మాధవ్ మాధురి మాధవ్ అభిరామికి అక్కడ పెద్ద మద్దతు ఉంది అప్పుడు మాకు జుహైబ్ అహ్మద్ ఉన్నారు అప్పుడు మాకు ప్రవీణ్ ఉన్నారు ఆపై అనూజ ఉన్నారు సరే మా కోసం అన్ని రికార్డింగ్ పనులు చేసిన జట్టు సభ్యులందరూ మాధురి అయ్యర్ వంటి చాలా సీనియర్ ప్రాజెక్ట్ సిబ్బందిని నేను మరచిపోలేను వారు వ్యవస్థలను సెటప్ చేయడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ నాకు సహాయపడ్డారు మరియు అనేక విషయాల ప్రదర్శనలను సరిగ్గా చూపించారు మొత్తంమీద ఇది సరదాగా ఉంది మరియు మీరు కోర్సును ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను చాలా ధన్యవాదాలు